శరీర భాషపై మన చర్చల చివరి వారానికి ప్రియమైన పాల్గొనేవారికి స్వాగతం ఈ మాడ్యూల్లో పేరు సూచించిన విధంగా ఇది భాష యొక్క అంచున ఉంటుంది పారలాంగ్వేజ్ మెటా కమ్యూనికేషన్ చేయదు కానీ అదే సమయంలో పదాలు ఒక వ్యక్తి భావోద్వేగ అంశాలలో అర్థాలను మరియు భావాలను జోడించడానికి ఎలా మాట్లాడారు ఇది భాష ఎక్కడ ఉందో ఎంత తరచుగా ఉచ్చరించాలో మనం ఏ పదాన్ని ఎలా మాట్లాడాము మరియు మనం చెప్పే దానికన్నా ఎలా చెబుతాం అన్నది ముఖ్యం పారాలింగ్విస్టిక్స్ పై పనిచేశారు ఈ ఇద్దరు వ్యక్తులతో కలిసి జార్జ్ ట్రాగర్ పారా ఉపసర్గ నాణ్యత మరియు ప్రసంగ వేగం భావోద్వేగాలను తెలియజేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు వారి పరిశోధనలలో రే బర్డ్విస్ట్ల్తో కూడా ప్రేక్షకులు ఒక నిర్దిష్ట భావోద్వేగంతో పఠనం యొక్క అనుబంధాన్ని సరిగ్గా గుర్తించగలిగారు కాబట్టి ఈ రకమైన పరిశోధకులు ఈ అవగాహనకు నేపథ్యాన్ని నడిపించారు మనం మాట్లాడేటప్పుడు ఒక పదం యొక్క అర్ధం లెక్సికల్ చేసి అర్థం చేసుకుంటాము లేదా భావోద్వేగాలకు సంబంధించిన సంకేతాలను అందిస్తాము మరియు ఆ పదంతో లేదా ఆ పరిస్థితులతో సంబంధం ఉన్న భావాలు ఇతర వ్యక్తుల స్వరం వినడం ఆధారంగా మనం అవతలి వ్యక్తి యొక్క భావోద్వేగాలను మరియు భావాలను మాత్రమే సులభంగా తయారు చేయగలము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోని కొన్ని ఇతర అంశాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు మనం వ్యక్తి యొక్క ప్రాంతీయ అనుబంధాలు మరియు సామాజిక నేపథ్యాలను అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవహారాలను మనం అర్థం చేసుకోవచ్చు పని యొక్క విస్తృత వర్గాలను స్థాయి గురించి మనం చాలా తెలుసుకోవచ్చు అందువల్లనే టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు ప్రజలను నియమించుకునే ప్రక్రియలో విజయవంతమైన సాధనంగా పరిగణించబడుతున్నాయి సాహిత్యంలో మరియు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క వివిధ అంశాలపై అవగాహన ఎప్పుడూ ఉంటుంది పారాలాంగ్వేజ్ పంపించగలడు సరే ఎలిజా మళ్ళీ చెప్పండి స్పెయిన్లో వర్షం ప్రధానంగా మైదానాలలోనే ఉంటుంది స్పెయిన్లో వర్షం ప్రధానంగా మైదానాలలోనే ఉంటుంది అలా అనలేదా లేదు ఎలిజా జార్జ్ షా మరొక అవకాశం ఇవ్వండి హుహ్ ఎప్పుడూ జరగవు హార్ట్ ఫుడ్ ఎప్పుడూ జరగవు కాదు కాదు కాదు ఎలిజా అస్సలు కాదు మీరు చెప్పకండి లేదు దయచేసి మీరు మొదటి నుంచీ ప్రారంభించండి ఇలా చేయి హ హ హ హ హ హ హ హ కొనసాగించు కొనసాగించు పారలాంగ్వేజ్ మొదలైన ఒక గుసగుస లేదా పెద్ద స్వరం లేదా అరుస్తున్నా స్వరం యొక్క వాల్యూమ్ మన భావాలను చూపుతుంది కాబట్టి ఇది మన భావాలను మరియు మన వైఖరిని అలాగే ఇచ్చిన పరిస్థితిలో మన ప్రతిస్పందనను ప్రదర్శిస్తుంది నెమ్మదిగా ఉన్న స్వరం మన దుర్బలత్వాన్ని వివరంగా తీసుకుంటాము అదేవిధంగా విరామ చిహ్నాలకు ప్రత్యామ్నాయంగా విరామం గురించి మన అవగాహన కూడా ముఖ్యం కొన్ని విరామాలు తాత్కాలికంగా ఉండవచ్చు ఇది మన అనిశ్చితి మరియు సంకోచాన్ని సూచిస్తుంది అయితే మరికొన్ని కైసురా మన నియంత్రణను మరియు ప్రేక్షకుల ప్రతిచర్యను నియంత్రించాలనే మన కోరికను చూపుతాయి మన స్వరం నాణ్యత ముఖ్యం ఇది సందేశాన్ని తెలియజేస్తుంది మరియు అదే సమయంలో ఈ సందేశం యొక్క అవగాహనను కూడా అభినందిస్తుంది మన స్వరం ఒక నిర్దిష్ట పదాన్ని చెప్పడానికి మనకు సహాయపడుతుంది మన స్వరం కంటెంట్ను లక్షణాలను అర్థం చేసుకోవడానికి స్వరం యొక్క ఈ అంశాలు ముఖ్యమైనవి మరియు ఒక్కొక్కటిగా వివరంగా తీసుకోబడతాయి పారలాంగ్వేజ్

పారలాంగ్వేజ్ ప్రాతిపదికన కూడా వేరు చేయబడతారు ఈ లక్షణాలు జీవ శారీరక మానసిక సాంస్కృతిక మరియు సామాజిక లక్షణాల ద్వారా రూపొందించబడ్డాయి ప్రాథమికంగా ప్రాధమిక లక్షణాలు మరియు అంశాలు మొదట శబ్ద భాష యొక్క అనివార్యమైనవిగా పరిగణించబడుతున్నాయి దానితో పాటు పారాలింగుస్టిక్ సవరించవచ్చు లేదా ప్రత్యామ్నాయం చేయవచ్చు వివిధ సాంకేతిక పరిణామాలు ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ స్వరం ఎంత స్పష్టంగా ఉంటే అంత స్పష్టంగా అర్ధాన్ని తెలియజేస్తుంది మరియు ఇది స్పీకర్ మన పనితీరు మన స్వరంతో నేరుగా అనుసంధానించబడిన అన్ని వృత్తులలో ఉంటాయి స్వరం పూర్తి సహజ సంభావ్యత ఈ రకమైన శిక్షణను చేర్చని నిపుణులలో మనకు కనిపించే భాష యొక్క అంశాలను పరిశీలిస్తాము

పిచ్ మాట్లాడేవారిగా కనిపిస్తారు మరియు ప్రేక్షకులు వెంటనే ఆసక్తిని కోల్పోతారు మోనోటోన్లో చేసే భాషలలో వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది పదాల యొక్క ఒక క్రమం మాట్లాడే స్వర నమూనాను బట్టి వేర్వేరు అర్థాలను కలిగి ఉంటుంది ఇది ఉత్పత్తి చేయబడినా లేదా నిరంతర ఉన్నత స్థాయిలో మాట్లాడుతున్నా పెరుగుతున్న స్థాయిలో లేదా పడిపోతున్న స్థాయిలో పిచ్ ఉంటే ఇచ్చిన పరిస్థితిలో విశ్వాసం లేకపోవడం లేదా ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తుంది శబ్దం మరియు ఒత్తిడి కలిసిపోతాయి ఇది ఒక ప్రకటన లేదా ప్రశ్న లేదా ఆశ్చర్యార్థకం అని తేల్చడానికి అవి మనకు సహాయపడతాయి ఒక నిర్దిష్ట పదంపై ఒత్తిడి అర్థాన్ని మార్చవచ్చు ఒత్తిడి భాషాపరమైనది లేదా ఉద్దేశపూర్వకంగా ఉంటుంది మన భాషా శిక్షణలో భాగమైన భాషా ఒత్తిడి మన విద్యా నేపథ్యం సామాజిక తరగతి గురించి ఇతరులకు చెబుతుంది మరోవైపు ఒక నిర్దిష్ట అక్షరంపై లేదా ఒక నిర్దిష్ట పదం మీద ఉద్దేశపూర్వక ఒత్తిడి మన అర్థాలను తెలియజేస్తుంది మరియు ఇతర వ్యక్తి పట్ల మన భావాలను సూచిస్తుంది స్వరం యొక్క టోన్ లక్షణాలతో వ్యాఖ్యానాన్ని మిళితం చేయాలి మనం మాట్లాడే వేగం కూడా ముఖ్యం మనం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వేగంతో మాట్లాడతాము మరియు సందేశంలోని వివిధ భాగాలను తెలియజేస్తాము స్పీకర్ యొక్క సగటు వేగం చాలా నెమ్మదిగా ఉంటే వినేవారు విసుగు చెందుతారు మరియు అసహనానికి గురవుతారు మరోవైపు సగటు వేగం చాలా వేగంగా ఉంటే వినేవారికి సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఉండదు మరియు అందువల్ల ఆసక్తిని కూడా కోల్పోతారు కాబట్టి పదాల వేగాన్ని కొలవాలి అది చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా ఉండకూడదు ఈ పిచ్ అనేక విధాలుగా సంబంధం కలిగి ఉంటుంది అధికారిక ప్రదర్శనలో కూడా సాధారణ నియమం వలె మనం మన సందేశం యొక్క సులభమైన భాగాలను వేగంతో ప్రదర్శిస్తాము మరియు సమాచారం యొక్క సంక్లిష్టమైన భాగాలు నెమ్మదిగా పంపబడతాయి ఎందుకంటే ప్రదర్శన యొక్క కష్టమైన లేదా ఎక్కువ సాంకేతిక భాగాన్ని అర్థం చేసుకోవటానికి మంచి అవగాహన మరియు ఎక్కువ దృష్టి అవసరం అదే సమయంలో మనకు ఆందోళన అనిపిస్తే లేదా సంభాషించబడిన సందేశంలో కొంత ఆవశ్యకత ఉంటే మనం వేగంగా మాట్లాడటానికి మన భావోద్వేగ స్థితిని సూచిస్తుంది మరోవైపు మనం రిలాక్స్ ప్రజలతో పోల్చితే వేగంగా మాట్లాడతారని వ్యాఖ్యానించారు ఒకే దేశంలో ప్రజలు మాట్లాడే విధానంలో కూడా ప్రాంతీయ తేడాలు ఉన్నాయని మేము కనుగొన్నాము కొన్ని ప్రదేశాలలో లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు వేగంతో అవలంబించవచ్చని మేము కనుగొన్నాము మరికొన్నింటిలో ప్రజల వేగం నెమ్మదిగా కావచ్చు ప్రసంగ వేగంలో వ్యత్యాసం ఉద్దేశించిన సందేశాన్ని అర్థం చేసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది అందువల్ల వేగం ఎల్లప్పుడూ ప్రేక్షకులపై దృష్టి పెట్టాలి మరియు స్పీకర్ వేగంలో వైవిధ్యాలను పరిచయం చేయగలగాలి మన పారాలాంగ్వేజ్ వారు హాస్యాస్పదంగా ఉపయోగించిన చోట చూడవచ్చు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు అప్పుడు నేను మీ కోసం సంతోషంగా ఉన్నాను నేను బాగున్నాను ఖచ్చితంగా నేను బాగానే ఉన్నాను పూర్తిగా బాగానే ఉన్నాను ఇది ఎందుకు బిగ్గరగా మరియు చమత్కారంగా బయటకు వస్తోందో నాకు తెలియదు నిజంగా నేను బాగానే ఉన్నాను జో చేయవలసిన ఒక పెట్టె ఇంకా ఉంది ఓరి దేవుడా ఓరి దేవుడా మీరు నాకు దాదాపు గుండెపోటు ఇచ్చారు నా ఆప్త మిత్రుడు మరియు నా సోదరి నేను దీన్ని నమ్మలేను క్షమించండి కానీ అది నిజమైతే నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను నా ఆప్త మిత్రుడు మరియు నా సోదరి నేను దీన్ని నమ్మలేను మునుపటి వీడియో ఉంటుంది అక్కడ టోన్ ఉంది మార్పు మరియు అంతకంటే ఎక్కువ వాటి మధ్య మనం ఎన్నుకోవాలి దాని వేగం మనం వెనుకకు చూడటం మరియు ముందుకు చూడటం మధ్య ఎంచుకోవాలి మరియు లయ మన భవిష్యత్తు మరియు మన గతం మధ్య ఎంచుకోవాలి బరాక్ ఒబామా స్వరం చాలా సహజంగా అనిపిస్తుంది కాని చాలా మంది రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునే ధ్వనిని సాధించడానికి చాలా కష్టపడతారు వ్యతిరేకంగా వెళ్తున్న పదం శరీర భాష ముఖ్యంగా స్వరం టోన్లో గురించి వారి స్వరాలు ఎంత లోతుగా మరియు ఎంత విస్తరించారు మరియు నెమ్మదిగా మాట్లాడుతారు ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వారికి ఆలోచనలు కలిగి ఉన్నానని అనుకుంటున్నాను కాని అవి చెడ్డ ఆలోచనలు అవి అమెరికాకు చెడ్డ ఆలోచనలు మహిళ రాజకీయ నాయకులకు మగ మాటలతో అధిగమించడానికి అదనపు అడ్డంకి ఉంది భావిస్తాము మన పారాలింగ్విస్టిక్ వంటి నాటకీయ విరామాల మాదిరిగా ఉంటాయి కైసురా లో కాల్చిన పాట పాడండి అధికారిక ప్రసంగంలో సరైన విరామాన్ని ప్రవేశపెట్టే మన సామర్థ్యాన్ని ఇది సూచిస్తుందని మేము కనుగొన్నాము ఇది సందేశంలో ముఖ్యమైన భాగాన్ని స్వీకరించడానికి ప్రేక్షకులను సిద్ధం చేస్తుంది విరామం చొప్పించకుండా మనం ఎప్పుడూ నిరంతరం మాట్లాడలేము విరామం సహాయంతో రాబోయే అంశాన్ని మనం నొక్కిచెప్పగలము అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మనకు సహాయపడుతుంది సంభాషణ సమయంలో ఆ అనాలోచిత విరామాలు నాన్ ఫ్లూయెన్సీలు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి శిక్షణ పొందాలి ఉదాహరణకు ఒక విద్యార్థి యొక్క ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని ఉపాధ్యాయులందరూ ఉద్దేశపూర్వకంగా దీనిని ప్రవేశపెడతారు తద్వారా వారు ఈ నాన్ ఫ్లూయెన్సీలతో జాగ్రత్తగా ప్రణాళికలో భాగంగా ఉండాలి అనుకున్న విరామాల యొక్క విధులు ఈ ప్రత్యేక దృశ్యంలో ప్రదర్శించబడతాయి మనం అనుకున్న విరామాలను ఉపయోగించగల వివిధ మార్గాలు క్లుప్తంగా ప్రదర్శించబడతాయి పెరిగిన ఉత్కంఠ మరియు తరువాత వచ్చే పదం లేదా వాక్యాన్ని నొక్కిచెప్పడం అవి వినేవారికి ఈ పదాన్ని ప్రత్యేకంగా నాటకీయ ప్రకటన కోసం అనుసరించడానికి సమయాన్ని ఇస్తాయి అవి అంచనా వేసిన భావన యొక్క ప్రభావాన్ని కూడా పెంచుతాయి మరియు శ్రోతలను విసుగు కలిగించే ఆలోచన యొక్క కొనసాగింపును తెస్తాయి సందేశం యొక్క స్పష్టమైన కమ్యూనికేషన్ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే సాంకేతిక సామర్థ్యం ఉండాలి

మైక్ అతిశయోక్తి చేయనవసరం లేదు ఎందుకంటే ఇది సులభంగా దెబ్బతింటుంది మరియు అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా సమూహ పరిస్థితులలో స్వరం మాడ్యులేషన్ స్వరం ఎల్లప్పుడూ ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది మరియు పరస్పర చర్య కోసం వారు కలిగి ఉన్న చిన్న ఉత్సాహాన్ని కోల్పోయేలా చేస్తుంది పెరిగిన వాల్యూమ్ యొక్క ఆతురుత లేదా అసహనాన్ని కూడా సూచిస్తుంది అయితే తగ్గిన వేగం కూడా ప్రతిబింబ వైఖరిని సూచిస్తుంది కాబట్టి మృదుత్వం మరియు బిగ్గరగా మధ్య వాల్యూమ్

ప్రసంగ పరిమాణంలో సాంస్కృతిక వ్యత్యాసాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి మరియు ఇక్కడ నేను మార్టిన్ ఉపయోగించడం మంచిదని భావిస్తారు ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసంతో సమానం అవుతుంది మరోవైపు ఫిలిప్పీన్స్ ఉపయోగించిన వ్యక్తితో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న ప్రదేశంలో జీవితకాలం గడిపిన వ్యక్తితో పోల్చితే మరియు తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల నుండి వచ్చిన ప్రజలు అధిక వాల్యూమ్ను ఉపయోగిస్తున్నారు మనం పరిగణించవలసిన మరో అంశం మాడిఫైయర్లు అని వేరుచేస్తారు క్వాలిఫైయర్స్ కూడా వ్యక్తిగత స్వరంని గుర్తించగలుగుతాము వారు ప్రత్యేక ప్రయోజనాల కోసం వారి స్వరాలలో చాలా వైవిధ్యాలను కూడా పరిచయం చేస్తారు ఈ రంగంలో గణనీయమైన పరిశోధనలు క్రీకీ పద్ధతిలో ఉపయోగించినప్పటికీ ఇప్పుడు శాస్త్రీయ వివరణలు ఈ పదాల యొక్క మంచి అవగాహన మరియు అర్థాల కోసం మాకు దోహదపడ్డాయి లారింజియలైజ్డ్ స్వరంగా పిలుస్తారు అమెరికన్ స్వరానికి ప్రసిద్ది చెందాడు మరియు ఈ ప్రాంతంలో పనిచేసే పరిశోధకులు దీనిని ఎల్లప్పుడూ సూచిస్తారు బ్రీతి ప్రకటనలలో ఇది తరచుగా ఉపయోగించబడుతుందని మేము కనుగొన్నాము ఇది తరచుగా ఐ లవ్ యు చేయవచ్చు కఠినత్వం అనేది అంగీకరించని కఠినమైన స్వరంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది స్వరపేటిక మొదలైనవి ఇది ప్రతికూల వైఖరులు మరియు కోపం ఎగతాళి మొదలైన భావనలతో పాటు శబ్ద భాషలకు లేదా పారాలింగ్విస్టిక్ అని తీర్పు ఇస్తున్న సందర్భంలో ఇది ప్రతికూల గుణం అని కూడా అర్థం చేసుకోవచ్చు ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఇది మరింత సాధారణ లోతైన మృదువైన లేదా గుసగుస స్వరంతో ముడిపడి ఉంటుంది కఠినమైన స్వరం యొక్క రోగలక్షణ రూపాలకు వర్తించబడుతుంది ఇది ప్రతికూల కార్యకలాపాల ద్వారా పొందిన నాణ్యతను తక్కువ చిత్రం లేదా వక్త యొక్క ఆరోగ్య చిత్రంను తెలియజేస్తుంది

డిఫరెంటియర్స్ ఉన్నాయి డిఫరెంటియర్స్ మాట్లాడుతున్నాడు లేదా ఒక నిర్దిష్ట రకం స్వరం నాణ్యతకు కొన్ని ఆరోగ్య కారణాలు ఉండవచ్చు ప్రత్యామ్నాయాలు శబ్దాల నుండి స్వతంత్రంగా సంభవించే స్వర శబ్దాలను సూచిస్తాయి మేము వాటిని భాషా రహిత పరిమాణం స్వచ్ఛంద గొంతు క్లియరింగ్స్ మొదలైనవిగా వర్ణించవచ్చు పారాలింగ్విస్టిక్ మొదలైనవి శబ్దాలుగా వ్యక్తీకరించబడినట్లు మేము కనుగొన్నాము చాలా మంది స్పష్టమైన ఉచ్చారణను చూపించరు మరియు ప్రధానంగా వినగల గాలి ఘర్షణలను కలిగి ఉంటారు ఉదాహరణకు స్నిఫిల్ ప్రీ స్పీచ్ ఫారింజియల్ ఇన్గ్రెషన్ చేస్తాయి అవి మానసిక స్థితుల మధ్య తేడాను కలిగి ఉంటాయి కానీ అవి ఎల్లప్పుడూ సార్వత్రికమైనవి భాషలో ఉండగల వివిధ కోణాలకు మనను సున్నితం చేస్తుంది ధన్యవాదాలు